ఇండక్టెన్స్ అధ్యాయాన్ని మూసివేసే ముందు మనం మరికొన్ని ఉదాహరణలు తీసుకుంటాము తరువాత మనం తరువాతి అధ్యాయాలకు వెళ్తాము కనుక ఈ ఉదాహరణ కి రండి మొదటి విషయం ఏమిటంటే 1 లేదా 2 మధ్య మీకు తెలిసినది కనుగొనడం నేను మీ కోసం చాలా ఉదాహరణలు తెచ్చాను కాని సమయ స్థిరాంకాలు అక్కడ ఉన్నాయి ఈ ఉదాహరణ ఫిగర్ చూడండి నేను మీకు చూపిస్తాను ఫిగర్ 19 ఎ మరియు బి లో చూపిన విధంగా ఈ 3 సమాన తంతువులకు వ్యక్తిగత స్ట్రాండ్ యొక్క వ్యాసార్థం r పరంగా కండక్టర్ యొక్క రేఖాగణిత సగటు వ్యాసార్థాన్ని కనుగొనండి ఫిగర్ 19 బి కుడివైపు చూపిన విధంగా 4 సమాన తంతువులు కావున ఇది మీ ఫిగర్ 19 ఎ మరియు ఇది మీ ఫిగర్ 19 బి సరేనా కాబట్టి మీరు ఈ కాన్ఫిగరేషన్ యొక్క రేఖాగణిత సగటు వ్యాసార్థాన్ని కనుగొనాలి మరియు ఈ కాన్ఫిగరేషన్ కు అది చాలా సులభం Ds అనేది సమానంఎందువలన అంటే ఈ ఉదాహరణలో అన్ని కండక్టర్లకు ఒకే వ్యాసార్థం ఉండేలా చూసుకోవాలి కావున Ds వచ్చి r1 కు సమానం ఇక్కడ నుండి ఇక్కడకు దూరం వచ్చి 2 r r14 కాబట్టి ఇది 2 r అవుతుంది మరియు ఇక్కడ నుండి ఇక్కడికి దూరం మళ్ళీ 2 r ఇంటూ 2 r గా ఉంటుంది ఈ కండక్టర్ కి చూడండి అది r1 అవుతుంది కానీ మిగిలిన వాటికి 2 r అవుతుంది గుర్తుపెట్టుకోండి అది 2 rదయచేసి దానిని 2 r1 ఇంటూ 2 r1 గా చేయవద్దు అలా చేస్తే అది తప్పు అవుతుంది దీనంతటికీ మూడవ వంతు పవర్ రాయాలి కనుక r1 వచ్చి 0 7788 r కు సమానంఇది మనం ఇంతకుముందే చూశాం మరియు దీన్ని మీరు సరళీకృతం చేస్తే మీకు Ds వచ్చి యదార్ధంగా 1 46 r కు సమానం అవుతుంది ఇది చాలా సులభమైనది కానీ ఈ రకమైన కాన్ఫిగరేషన్ ను చూడండి ఇప్పుడు రెండవదానికి మీకు అలాంటివే 4 కండక్టర్లు ఉన్నాయి కాబట్టి అన్ని కండక్టర్లకు ఒకే వ్యాసార్థం r ఉంటుంది కనుక ఈ విషయంలో మీరు కనుగొనాల్సింది Ds అనగా రేఖాగణిత సగటు వ్యాసార్థం ఉదాహరణకు ఈ కండక్టర్ ని పరిగణించండి కాబట్టి ఇది r1 ఇక్కడ నుండి ఇక్కడకు దూరం 2 r తరువాత ఇక్కడ నుండి ఇక్కడికి దూరం కూడా 2 r మరియు ఈ రెండు కండక్టర్లకు ఇక్కడ నుంచి ఇక్కడికి దూరం 22 r అవుతుంది ఎందువలన అంటే ఇది 2 r ఇది కూడా 2 r కాబట్టి కనుక వికర్ణంగా ఉండేది తీసుకోండి కావున అది స్క్వేర్ రూట్ ఆఫ్ 2 r ప్లస్ 2 r స్క్వేర్ అవుతుంది మళ్లీ అది వచ్చి 2 2ఇంటూ r టు ది పవర్ 1 బై 4 కనుక r1 0 7788r కావున ఇది వచ్చి r టు ది పవర్ 4 కాబట్టి 0 7788 ఇంటూ 8 2ఇంటూ r టు ది పవర్ 4 టు ది పవర్ 1 బై 4 అందువల్ల Ds 1 722 r ఒకవేళ అది మూడవ కాన్ఫిగరేషన్ అయితే ఇదే మీరు పిలవబడిన జవాబు అనగా రేఖాగణిత సగటు వ్యాసార్థం తదుపరి మరొక ఉదాహరణ మనం తీసుకుంటాము మరియు ఆ తరువాత మనం తరువాతి అధ్యాయానికి వెళ్తాము కనుక ఉదాహరణకు మీరు ఇది తీసుకుంటే మొదట మీరు సమస్యను చూడండి 3 ఫేజ్ అన్ ట్రాన్స్పోజ్డ్ ట్రాన్స్మిషన్ లైన్ మరియు టెలిఫోన్ లైన్ ఫిగర్ 20 లో చూపించిన విధంగా అదే టవర్ వద్ద నిలబడ్డాయి పవర్ లైన్ వచ్చి 50 హెర్ట్జ్ బ్యాలెన్స్ కరెంట్ లేక 150 ఆంపియర్ పరిమాణం అనగా 150 ఆంపియర్ పర్ ఫేస్ ను తీసుకువెళుతుంది టెలిఫోన్ లైన్ నేరుగా దశ C క్రింద ఉంది టెలిఫోన్ లైన్లో ప్రేరేపించబడిన కిలోమీటరుకు వోల్టేజ్ను కనుగొనండి ఇది సమస్య మరియు మీకు ఇచ్చినది 3 ఫేజ్ అన్ ట్రాన్స్పోజ్డ్ లైన్ కనుక అది సమాంతర ఆకృతీకరణ అది 3 ఫేజ్ లకు అనగా a b c లకు ఫేస్ a మరియు b ల మధ్య దూరం వచ్చి 4 మీటర్లుb మరియు c ల మధ్య దూరం వచ్చి 4 మీటర్లుస్వయంచాలకంగా ఫేజ్ a మరియు c ల మధ్య దూరం వచ్చి 8 మీటర్లు అవుతుంది మరియు మీ టెలిఫోన్ లైన్ నేరుగా ఫేజ్ C క్రింద ఉంది అది ఇక్కడ ఇచ్చేశారు కనుక అది సుష్ట కావున ఈ T1T2 లు వచ్చి టెలిఫోన్ లైన్లు సరేనా ఈ రెండు లైన్ల మధ్య దూరం 1 2 మీటర్లుగా ఇవ్వబడింది అంటే కేంద్ర బిందువు నుండి దీనికి 0 ఈ వైపు 0 6 సరేనా దీని ప్రకారం మీరు దూరాన్ని లెక్కించండి ఎందువలన అంటే మీరు Db1 Db2 Da1 Da2 దూరాలను లెక్కించాలి కనుక ఇక్కడి నుంచి ఇక్కడికి దూరం నాలుగు మీటర్లు ఇచ్చారు అందువలన ఇది 0 యదార్ధంగా ఇది వచ్చి 0 కాబట్టి సహజంగా ఈ దూరం వచ్చి 4 మైనస్ 0 6 అనగా అది వచ్చి 3 కనుక మీరు Da1 Da2 Db1 Db2 లెక్కించాల్సి ఉంటుంది అందువలన Db2 your Db2 4 62 42 ఇదే మీ Db2 సరేనా కనుక మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకుంటే అది వచ్చి 4 6 మరియు ఇక్కడి నుంచి ఇక్కడికి అది లంబకోణ త్రిభుజం అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి అది వచ్చి 4 నా ఉద్దేశం ఏమిటంటే ఈ బిందువు అవునా కాబట్టి అది మీ 4 6 ఎందువలన అంటే ఇది వచ్చి 4 మరియు ఇది 0 6 అందువలన మీరు లెక్కిస్తే 6 096 మీటర్లు గా వస్తుంది వేరే విధంగా మీరు Db1 లెక్కించండి కనుక ఇక్కడి నుంచి ఇక్కడికి అది 3 4 మరియు ఇక్కడి నుంచి ఇక్కడికి అది 4 కావున అండర్ రూట్ 3 42 42 ఇది దేనికి సమానం అంటే 5 25 మీటర్లకు అదేవిధంగా మీరు ఇక్కడ నుంచి ఇక్కడకు Da2 లెక్కించినట్లయితే అది a నుంచి c కు 8 అవుతుంది మరియు ఇది 0 6 కాబట్టి అది 8 62 మరియు ఈ నిలువ వచ్చి 42 కనుక అది 9 484 మీటర్లు అవుతుంది అదేవిధంగా మీరు Da1 లెక్కించవచ్చు మీరు లెక్కించిన వెంటనే అది 4 అవుతుంది మరియు ఇక్కడి నుంచి ఇక్కడకు అది 3 మొత్తానికి ఇక్కడి నుంచి ఇక్కడికి అది 7 కనుక అండర్ రూట్ 7 42 ప్లస్ నిలువు వచ్చి 4 గా ఇవ్వవచ్చు అది ప్లస్ 42 అవుతుంది అది దేనికి సమానం అంటే 8 41 మీటర్లకు అన్ని దూరాలను లెక్కించేశాము కాబట్టి మీరు చేయవలసినది ఏమిటంటే మొదట అన్ని దూరాలను లెక్కించాలి అది పూర్తయిన తర్వాత ఫిగర్ 20 చూసినట్లయితే ఫిగర్ 20 నుంచి కండక్టర్లు T1 మరియు T2 ల మధ్య ఫ్లక్స్లింకేజ్ చూడవచ్చు కండక్టర్లు T1 మరియు T2 లు అనగా టెలిఫోన్ లైన్ కండక్టర్లు మనం Ia కారణంగా వచ్చే సూత్రాన్ని ఉపయోగిస్తాము λ12 అనగా T1 మరియు T2 ల మధ్య ఫ్లక్స్లింకేజ్ బ్రాకెట్లో Ia రాశాము అది వచ్చి Ia వల్ల మరియు అదే సూత్రానికి సమానం అనగా 0 4605 Ia log Da2 Da1 మిల్లీ వెబెర్ టన్స్ పర్ కిలోమీటర్ అదేవిధంగా ఇది మీ Da2 Da1 మరియు ఇది వచ్చి కరెంట్ Ia వలన సరేనా అదేవిధంగా కరెంట్ Ib వలన కండక్టర్లు T1T2 ల మధ్య ఫ్లక్స్లింకేజ్ λ12 అవుతుంది కనుక కండక్టర్లు T1T2 ల మధ్య ఫ్లక్స్లింకేజ్ λ12 Ib కరెంటు అనగా Ib 0 4605 Ib log Db2 Db1 వల్ల వచ్చి మిల్లీ వెబెర్ టన్స్ పర్ కిలోమీటర్ తరువాతది Dc1 అది సమానం ఎందువలన అంటే ఈ దూరం అనగా c నుంచి T1 కు మరియు c నుంచి T2 కు Dc1Dc2 గా పిలవబడతాయి మరియు ఈ రెండు దూరాలు సమానం అందువలన Dc1 Dc2 నుండి λ12 సున్నా అవుతుంది ఎందువలన అంటే ఆ విషయంలో అది వచ్చి log Dc1 Dc2 Dc1 అయితే Dc1Dc2 కాబట్టి అది 0 కాబట్టి నేరుగా సమరూపత నుండి మనం λ12 0 అని రాయవచ్చు ఎందువలన అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి Dcc నుంచి T1 అనగా Dc1 మరియు c నుంచి T2 అనగా Dc2 ఈ రెండు దూరాలు వచ్చి సమానం అందువల్ల అది 0 అయింది అందువల్ల T1T2 ల మధ్య ఫ్లక్స్లింకేజ్ వచ్చి అన్ని కరెంట్ ల వలన కాబట్టి మనం ఏం చేస్తాం అన్ని కూడుతాంఅందువలన మొత్తం ఫ్లక్స్ లింకేజ్ వచ్చి λ12 λ12 λ12 λ12 ఏది ఏమైతేనేం λ12 వచ్చి 0 కాబట్టి మీరు ఈ 2 వ్యక్తీకరణలను ప్రత్యామ్నాయం చేస్తారు λ12 λ12 ఈ రెండు వ్యక్తీకరణలకు సమానం మరియు λ12 0 సరేనా అందువలన అది వచ్చి 120 4605 Ialog Da2Da1 Ib logDb2Db1 మిల్లీ వెబెర్ టన్స్ పర్ కిలోమీటర్ ఇప్పుడు సానుకూల దశ క్రమం కోసం Ia ను సూచన గా తీసుకోండి ఒకవేళ Ia ను సూచన గా తీసుకుంటే Ib వచ్చి Ia కోణం 120 కు సమానం అవుతుంది Ia Ib Ic ల ఫేజర్ రేఖాచిత్రం చూపించడం లేదు ఎందువలన అంటే ఇంతకు ముందు మనం చూశాం కాబట్టి కావున ఇది మీకు అర్థమై ఉంటుంది కనుక బ్యాలెన్స్ సిస్టమ్ కు Ib వచ్చి Ia కోణం 120 కు సమానం అవుతుంది ఈ వ్యక్తీకరణలో Ib Ia ప్రత్యామ్నాయం చేయండి కాబట్టి λ12 0 4605 Ia log Da2 Da1 మరియు Ib బదులు Ia ∟ 1200 పెడతాము కాబట్టి Ia ∟ 1200 log Db2 Db1 మిల్లీ వెబెర్ టన్స్ పర్ కిలోమీటర్ సరేనా అది దానికి సమానం మీరు Ia ని కామన్ తీయండి కనుక λ12 0 4605 log Da2 Da1 1∟ 1200 log Db2 Db1 మిల్లీ వెబెర్ టన్స్ పర్ కిలోమీటర్ ఇదేమీ వ్యక్తీకరణ మరియు మీకు అన్ని దూరాలు అనగా Da2 Da1 Db2 Db1 తెలుసు అవునా తదుపరిది ఏమిటంటే తక్షణ ఫ్లక్స్ అనుసంధానం ఇలా ఇవ్వబడుతుంది λ12 ఫంక్షన్ ఆఫ్ t 2 అది మోడ్ ఆఫ్ λ12 cos ωtα తక్షణ ఫ్లక్స్ అనుసంధానం మీకు ఇచ్చారని అనుకుంటారు కాబట్టి అది రూట్ λ12 2 λ12 ఎందువలన అంటే ఈ λ12 పరిమాణం ఎంత వచ్చినా దానిని మనం RMS విలువ అనుకుంటాం అందువలన దానిని 2 తో పెంచితే అది పీక్ విలువ అవుతుంది కనుక 2 తో పెంచడం జరిగింది cos ωtα ఈ విధంగా తీసుకుంటారు కాబట్టి టెలిఫోన్ లైన్లో ప్రేరేపిత వోల్టేజ్ వచ్చి V అది దేనికి సమానం అంటే d ఆఫ్ dT d dt ఆఫ్ λ12 దీనికి మీరు సమయానికి సంబంధించి ఉత్పన్నం తీసుకుంటే మీకు ఓల్టేజ్ వ్యక్తీకరణ వచ్చి దేనికి సమానం అంటే మైనస్ 2 ω mod λ12 sin 12 ωtα వోల్ట్ పర్ కిలోమీటర్ అందువల్ల మీరు V ని దేనికి సమానంగా రాయవచ్చు అంటే 2 ω mod λ12 ఈ మైనస్ గుర్తు ఉంది కాబట్టి ωtα బదులుగా మీరు ఎలా రాయవచ్చు అంటేcos ωtα900 వోల్ట్ పర్ కిలోమీటర్ 2 అక్కడ లేనందున Vrms ని మీరు రాస్తే తరువాత మోడ్ λ12 మరియు కోణం వచ్చిα900 కావున కోణం α900వోల్ట్ పర్ కిలోమీటర్ ఇదంతా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను యదార్ధంగా ఇక్కడ మీకు ఏదైతే వస్తుందో అది మీ RMS విలువ అందువల్ల మీరు ఏదైతే కరెంట్ లేక ఓల్టేజ్ RMS విలువలను తక్షణ కరెంటు లేక ఓల్టేజ్ విలువలకు అనువదిస్తారో అలాగే తక్షణ ఫ్లక్స్ అనుసంధానాన్ని అనువదించండి అందువల్ల మీ Vrms ω |λ12 | ∟α900 వోల్ట్ పర్ కిలోమీటర్ ఇప్పుడు λ12 ని ఈ వ్యక్తీకరణలో ప్రత్యామ్న్యాయం చేస్తే అంతేకాక Da2 Da1 మరియు Db2 Db1 అన్నింటినీ కూడా ప్రత్యామ్న్యాయం చేస్తే అది 0 4605 ఇంటూ Ia అవుతుంది Ia అనగా కరెంటు పరిమాణం ఎంత ఇచ్చారు అంటే 150 ఆంపియర్ మరియు మనం Ia ను బేస్ సూచనగా తీసుకోవడం జరిగింది కాబట్టి అది 150 కోణం 0 డిగ్రీలు దీనిని మీరు లాగ్ లో రాయవచ్చు మరియు అన్ని దూరాలను లెక్కించడం జరిగింది Da2 వచ్చి 9 484 Da1 వచ్చి 8 41ప్లస్ మీ మొదటిది నేను దీనిని ఎలా రాస్తున్నాను అంటే Db2 6 096 మరియు Db1 5 25 1∟ 1200 మిల్లీ వెబెర్ టన్ పర్ కిలోమీటర్ మీరు దీనిని సరళీకృతం చేస్తే ఇది వచ్చి λ12 4 112 కోణం మైనస్ 70 6 డిగ్రీ మిల్లీ వెబెర్ టన్ పర్ కిలోమీటర్ కనుక ఇది RMS విలువ పరిమాణం మరియు ఇది కోణం కావున మనం ప్రారంభదశలో cos ωtα λ12 ని ప్రారంభ విలువ అనుకుంటాం అంతేకాక ωtα మనకు తెలుసు అని అనుకుంటాం అంటే మీ α వచ్చి యదార్ధంగా దేనికి సమానం అంటే మైనస్ 70 6 డిగ్రీ లకు సరేనా మరియు | λ12| పరిమాణం అనగా ఆ RMS విలువ వచ్చి 4 112 మిల్లీ వెబెర్ టన్ పర్ కిలోమీటర్ అయితే ఇక్కడ అది రాయడం లేదు అందువల్ల అర్థం చేసుకోండి కాబట్టి Vrms వచ్చి ω | λ12| ∟α900 ఎందువల్ల అంటే ఇదే మీ వోల్టేజ్ RMS విలువ యొక్క వ్యక్తీకరణ అది మీకు ఎంత వచ్చింది అంటే ω |λ12| ∟α900 వోల్ట్ పర్ కిలోమీటర్ ఇది 50 హెర్ట్జ్ వ్యవస్థ కావున ω2πf 2π50 మోడ్ λ12 వచ్చి 4 112 తర్వాత α 70 60 900 మిల్లీ వెబెర్కానీ ఇది 10 3 లోకి ఎందువల్ల అంటే మిల్లీ పదం అనేది 10 గా చేయబడింది కాబట్టి ఇది వోల్ట్ పర్ కిలోమీటర్ తర్వాత Vrms యదార్ధంగా దేనికి సమానం అంటే 1 291 కోణం 19 40 వోల్ట్ పర్ కిలోమీటర్ కనుక ఇదే మీకు వచ్చిన జవాబు కాబట్టి దీనికి వెళ్లేముందు అనగా ఇండక్టెన్స్ కి వెళ్లేముందు నాకు కొన్ని ఉదాహరణలు వచ్చాయి కానీ సమయం పరిమితం గా ఉంది కనుక నెమ్మదిగా మీకు చాలా ఉదాహరణలు తెలుస్తాయి మీరు దీన్ని నేర్చుకున్నప్పుడు మేము పరిష్కరించడానికి చాలా ఉదాహరణలు ఇస్తాము మరియు ఆశాజనకమైన అనేక ఆసక్తికరమైన సమస్యలు మేము మీకు ఇస్తాము కాబట్టి తరువాత మనం మీ ట్రాన్స్మిషన్ లైన్ కెపాసిటెన్స్కు వెళ్తాము సరేనా కనుక ఈ ట్రాన్స్మిషన్ లైన్ల యొక్క కెపాసిటెన్స్ మీకు తెలిసినట్లుగా ట్రాన్స్మిషన్ లైన్ కండక్టర్లు వాటి మధ్య సంభావ్య వ్యత్యాసం కారణంగా ఒకదానికొకటి సంబంధించి కెపాసిటెన్స్ హక్కును ప్రదర్శిస్తాయి కాబట్టి ఈ కెపాసిటెన్స్ కండక్టెన్స్తో కలిసి మీ ట్రాన్స్మిషన్ లైన్ యొక్క షంట్ అడ్మిటెన్స్ను ఏర్పరుస్తుందికానీ నేను ఇంతకు ముందే మీకు చెప్పినట్లుగా వాస్తవానికి కండెక్టన్స్ అనేది అవాహకాల ఉపరితలంపై లీకేజ్ ఫలితం మరియు అది చాలా చాలా తక్కువ అందువల్ల కండెక్టన్స్ అనేది పరిగణలోకి తీసుకోము మరియు మూడో విషయం ఏమిటంటే ట్రాన్స్మిషన్ లైన్ కు ప్రత్యామ్నాయ వోల్టేజ్ వర్తించినప్పుడు లైన్ కరెంట్ లైన్ కెపాసిటెన్స్ ప్రముఖ కరెంట్ను ఆకర్షిస్తుంది కెపాసిటెన్స్ ప్రముఖ కరెంట్ను ఆకర్షిస్తుందని మీకు తెలుసు తర్వాత మనం పవర్ సిస్టం లో షంట్ కెపాసిటర్లును ఏ విధంగా ఉపయోగిస్తారో చూద్దాం కాబట్టి ప్రాథమికంగా ఇది రియాక్టివ్ శక్తిని ట్రాన్స్మిషన్ లైన్లోకి పంపిస్తుంది కనుక దీనిని మనం తర్వాత చూద్దాం కనుక సాధారణంగా దీనిని మన లక్ష్యం గా పిలుస్తారు ఇప్పుడు మన లక్ష్యం ఏమిటంటే ట్రాన్స్మిషన్ లైన్ కెపాసిటెన్స్ లెక్కించడం అది దేనికి అంటే సింగిల్ ఫేజ్ లైన్ టు లైన్ కెపాసిటెన్స్ మరియు లైన్ టు న్యూట్రల్ కెపాసిటెన్స్ మోస్తున్న కండక్టర్ చుట్టూ విద్యుత్ క్షేత్రం ఉంటుంది ఈ విషయం మీకు తెలుసు విద్యుత్ ఛార్జ్ వాస్తవానికి మీ విద్యుత్ క్షేత్రానికి మూలం కాబట్టి విద్యుత్ క్షేత్రం వాస్తవానికి సానుకూల చార్జీల నుండి ఉద్భవించి ప్రతికూల చార్జీల వద్ద ముగుస్తుంది ఇది మీ ఉన్నత ద్వితీయ భౌతిక శాస్త్రం నుండి మీరు అధ్యయనం చేసి ఉంటారు కండక్టర్ మధ్యలో ఉన్న మొత్తం కెపాసిటన్స్ వచ్చి కండక్టర్ వ్యాసార్థం కి ఫంక్షన్ అవుతుంది మరియు దానిని మీరు స్టేట్ స్పేసింగ్ గా పిలుస్తారు మరియు అది భూమిపై ఎత్తుగా ఉంటుంది కాబట్టి ఇవి అనేక విషయాలు తర్వాత మనం ఏమి చూస్తామంటే కెపాసిటన్స్ పై ఎత్తు ప్రభావం కాబట్టి ప్రాథమికంగా మూడు విషయాలు కండక్టర్ వ్యాసార్థం అంతరం మరియు భూమి పైన ఎత్తు నిర్వచనం ప్రకారం కండక్టర్ మధ్యలో ఉన్న కెపాసిటన్స్ వచ్చి కండక్టర్లపై ఛార్జ్ వాటి మధ్య సంభావ్య వ్యత్యాసానికి నిష్పత్తి అవుతుంది ఉదాహరణకు ఈ ఫిగర్ ను పరిగణలోకి తీసుకున్నట్లయితే ఆ ఫిగర్ ఏం చూపిస్తుంది అనగా లాంగ్ స్ట్రెయిట్ కండక్టర్ ని దానికి మనం ఏకరీతి ఛార్జ్ ఉందనుకుంటాము మీ సానుకూల ఛార్జ్ ను దాని పొడవు అంతటాఏకరీతిగా భావించండి మరియు అన్ని ఇతర ఛార్జీల నుండి వేరుచేయబడుతుంది కాబట్టి ఆ ఛార్జ్ ఏకరీతిలో పంపిణీ చేయబడుతుంది అనగా సానుకూల కండక్టర్ సానుకూల ఛార్జ్ ఏకరీతిలో పంపిణీ చేయబడిందని నేను భావిస్తున్నాను మరియు ఏ ఇతర కండక్టర్ల దగ్గర లేదా ఇతర విద్యుత్తు ఫీల్డ్ ద్వారా ప్రభావితం కాదు కాబట్టి ఇది ఏకరీతిలో పంపిణీ చేయబడుతుంది దాని అంచు చుట్టూ విద్యుత్ కాబట్టి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ లో పంక్తులు ప్రాథమికంగా రేడియల్ గా ఉంటాయి కనుక ఇది విషయం కావున ఇది మీరు పిలిచే కండక్టర్ మోసే కరెంట్ వాస్తవానికి దీనికి సానుకూల ఛార్జ్ Q ఉంది మరియు అంచు చుట్టూ ఏకరీతిలో పంపిణీ చేయబడుతుంది మరియు ఈ రేఖా చిత్రం లో రెండు బిందువులు ఉన్నాయి ఒకటి వచ్చి X1 మరొకటి వచ్చి X2 ఇక్కడ నుంచి ఇక్కడకు దూరం D1 మరియు ఇక్కడ నుంచి ఇక్కడకు దూరం D2 ఎందుకంటే ఇది విద్యుత్ ప్రవాహ రేఖలకు సమాన సంభావ్యతఆర్థో గోనల్ సమాన సంభావ్యత ఉపరితలాలు అనగా కండక్టర్ చుట్టూ కేంద్రీకృత సిలిండర్లు ప్రాథమికంగా ఇవి కేంద్రీకృత సిలిండర్లు వారి వ్యాసార్థం వారి కేంద్రం ఒకటే కాబట్టి గాస్ సిద్ధాంతం నుండి మనకు తెలుసు y దూరం వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత కండక్టర్ యొక్క అక్షం నుండి ఇక్కడ ఏదైనా దూరం చూపబడదుకానీ గాసియన్ సిద్ధాంతం నుండి మీరు ఎంత y దూరాన్ని అయినా తీసుకోవచ్చుదానిని మీరు ఎలా రాయవచ్చు అంటే Eyq2π0y వోల్ట్ పర్ మీటర్ ఇది సమీకరణం 1 కాబట్టి ఇది కొత్త అంశం కాబట్టి మళ్ళీ సమీకరణ సంఖ్య 1 నుండి ప్రారంభమవుతుంది q అనేది మీటర్ పొడవుకు కండక్టర్పై ఛార్జ్y అనేది దూరం మీటర్లలో మరియు 0 అనేది ఖాళి స్థలం యొక్క పర్మిటివిటి మీకు తెలుసు 0 8 854 10 12 ఫారడ్స్ పర్ మీటర్ మరియు X1 X2 కండక్టర్ లు D1 మరియు D2 దూరంలో ఉన్నాయి కాబట్టి ఈ రేఖాచిత్రాన్ని ఇక్కడ ఉంచాను అందువలన X1 నుండి X2 వరకు సిలిండర్ల మధ్య సంభావ్య వ్యత్యాసం వచ్చి ఈ విధంగా వస్తుంది X1 నుండి X2 వరకు సిలిండర్ల మధ్య సంభావ్య వ్యత్యాసం సంఖ్యాపరంగా దేనికి సమానం అంటే 1 కూలూoబ్ యొక్క యూనిట్ ఛార్జ్ను X2 నుండి X1 కి తరలించడంలో చేసే పనికి కండక్టర్పై ఛార్జ్ ద్వారా ఉత్పత్తి చేయబడిన విద్యుత్ క్షేత్రం అంటే ఏమిటి అంటే మీకు ఒక కూలూoబ్ యూనిట్ ఛార్జ్ ఉన్నట్టు మరియు మీరు దానిని తీసుకువస్తున్నారు అది సమానమైన పని లేదా సంఖ్యాపరంగా దేనికి సమానం అంటే మీరు X2 నుండి X1 కు తీసుకువచ్చే పనికి సమానం కాబట్టి అందువలన నేను ఏమి రాశాను అంటే స్థానం X1 నుండి X2 వరకు సిలిండర్ల మధ్య సంభావ్య వ్యత్యాసం సంఖ్యాపరంగా ఒక కూలంబ్ యొక్క యూనిట్ ఛార్జ్ను X2 నుండి X1 కి తరలించే పనికి సమానం కాబట్టి ఇది వోల్టేజ్ V12 ఇంటిగ్రేషన్ D1 నుంచి D2 మీరు ఎప్పుడైతేఒకటి నుంచి రెండు అనుకుంటారో దాని అర్థం ఏమిటంటే మీరు X1 బిందువు దగ్గర ఉన్నట్టు అనగా 1 నుంచి 2 అని ఆ V12 వచ్చి D1 నుంచి D2 వరకు dy వచ్చి D1 కు సమానం dy వచ్చి 2Π 0y ఇంటూ dy అంటే అర్థం ఏమిటి అంటే V12 q2π0log D2D1 volt ఇది సమీకరణం 2 కావున V12 అనేది యదార్ధంగా X2 కి సంబంధించి X1 వద్ద ఓల్టేజ్ ఎప్పుడైతే q అనేది సానుకూలంగా ఉంటుందో V12 కూడా సానుకూలంగా ఉంటుంది మరియు D2 D1 ఎందువల్లనంటే ఒకవేళ D2 D1 అయితే ఇది సానుకూలంగా ఉంటుంది మరియు q కూడా సానుకూలంగా ఉండాలి అనగా X1 అనేది X2 కంటే ఎక్కువ సామర్థ్యం గా ఉంటుంది ఒకవేళ V12 అనేది సానుకూలంగా ఉంటే తరువాత మీ X12 అనగా మీరు పిలిచే X1 అనేది X2 కంటే ఎక్కువ సామర్థ్యం గా ఉంటుంది ఒకవేళ అది ప్రతికూలం అయితే X2 అనేది X1 కంటే ఎక్కువ సామర్థ్యం గా ఉంటుంది కాబట్టి అది మీ పొటెన్షియల్ అనగా మీరు పిలవబడిన ఓల్టేజ్ ఎందువలన అంటే ఇక్కడ ఈ ఓల్టేజ్ అనేది అవసరం అందువలన మనం కెపాసిటెన్స్ ను కనుగొనాలి

అంటే ఏమిటి అనగా ఏకాంతర ప్రవాహం కు V12 అనేది ఫేజార్ వోల్టేజ్ మరియు q అనేది సైను సోయిడల్ చార్జి యొక్క ఫేజార్ ప్రాతినిథ్యం ఇప్పుడు ఘన స్థూపాకార కండక్టర్ల శ్రేణిలో సంభావ్య వ్యత్యాసం ఒకవేళ అది ఫిగర్ రెండు అనుకోండి ఒకవేళ మనం వక్రీకరణ ప్రభావం ను నిర్లక్ష్యం చేసినట్లయితే మరియు ఛార్జ్ అనేది కండక్టర్ చుట్టూ ఏకరీతి లో పంపిణీ చేసింది అనుకోండి మరియు స్థిరాంకాలు q1 q2 qn వరకు వచ్చి 0 అనుకోండి ఇది సమీకరణం 3 దీని అర్థం ఏమిటంటే మీ దగ్గర మీ q1 q2 లు ఉన్నాయి తరువాత qk qi qm qn ఇలాగ చాలా కండక్టర్లు మీ వద్ద ఉన్నాయి అనగా n సంఖ్యగల కండక్టర్లు మీ దగ్గర ఉన్నాయి అని మరియు దూరం వచ్చి ఉదాహరణకు m to k Dkm దీని సరసన వెళితే ఈ దూరం వచ్చి యదార్ధంగా Dkm k to m అవుతుంది మరియు ఇక్కడ కూడా I to m దూరం వచ్చి Dim సరేనా కాబట్టి ఇది m కండక్టర్ల శ్రేణి ఫిగర్ 2 లో చూపించినట్టుగా ఇప్పుడు మీరు బహుళ కండక్టర్ కాన్ఫిగరేషన్కు సమీకరణం 2 ను వర్తింపచేయండి ఇది మీ ఫిగర్ 2 మరియు ఇది మీ సమీకరణం 2 కానీ మీరు ఇప్పుడు ఒకే కండక్టర్ కు వర్తింప చేయండి ఆ తర్వాత బహుళ కండక్టర్ కు వర్తింప చేయండి కండక్టర్ m కు ఛార్జ్ qm ఉందనుకోండి ఇదే మీ కండక్టర్ m దాని ఛార్జ్ qm కూలంబ్ పర్ మీటర్ అందువలన సంభావ్య వ్యత్యాసం వచ్చి Vki qm వల్ల వచ్చి అది Vki ఇది k ఇక్కడ నేను సంభావ్య వ్యత్యాసం ను ప్లస్ మైనస్ గా గుర్తు పెట్టాను Vki వచ్చి ఛార్జ్ qm వలన సరేనా ఆ సమీకరణం అనేది ఛార్జ్ qm వలన మాత్రమే కాబట్టి దానిని నేను ఎలా రాస్తున్నాను అంటే Vkiqmqm2π0ln వోల్ట్ ఇది సమీకరణం 4 కాబట్టి ఈ సమీకరణము మనం సమీకరణం రెండు నుంచి రాశాము ఇప్పుడు ఎప్పుడైతే k m లేక i m అవుతుందో అప్పుడు Dmm వచ్చి rm అవుతుంది k అనేది m కి సమానమైన లేక I కి సమానమైన ఆ సమయంలో Dmm వచ్చి rm అవుతుంది అనగా m th కండక్టర్ యొక్క వ్యాసార్థం అవుతుంది ఇక్కడ ఇప్పుడు మీరు చూసినట్లయితే n సంఖ్యగల కండక్టర్లు ఉన్నాయి కాబట్టి మీరు సూపర్పోజిషన్ దరఖాస్తు చేసుకోవాలి కాబట్టి సూపర్పోజిషన్ ఉపయోగించడం వల్ల అన్ని ఛార్జీల కారణంగా కండక్టర్ల k మరియు i ల మధ్య సంభావ్య వ్యత్యాసం వచ్చి Vki 1 2 Π0 Vkiqm12π0 m1Nqmln ఇప్పుడు ఈ విషయాలన్నీ సిగ్మా లో పెడితే ఆ m వచ్చి దేనికి సమానం అంటే 1 నుంచి m వరకు ఇది ఎప్పుడు అంటే మీ దగ్గర m సంఖ్యగల కండక్టర్లు ఉన్నప్పుడు కాబట్టి m అనేది 1నుంచి N కి సమానం qm ln Dim Dkm వోల్ట్ సరేనా ఇది సమీకరణం 5 కాబట్టి విషయాలు సరళమైనవి ఇది చాలా సాధారణమైనది మీరు Vk నుంచి i వరకు తీసుకున్నప్పుడు ఇది k నుంచి i వరకు అవుతుందిq పైన 2 Π0అవునా మరియు కొంత ప్లస్ మైనస్ ధ్రువణత నేను మీకు చూపించాను సరేనా అది నాచురల్ log Dim అది Dim బై Dkm ఇన్ని వోల్ట్ లు సరేనా కాబట్టి ఈ సూత్రాన్ని మీరు పిలువబడే n సంఖ్యగల ఛార్జ్ లకు సాధారణీకరించబడింది